నమస్కారం ఇంజనీరింగ్ గణితం పై రెండవ ఉపన్యాసానికి స్వాగతం ఈ రోజు మీన్ వాల్యూ సిద్ధాంతాలను చర్చిద్దాము కాబట్టి కవర్ చేసిన భావనల ద్వారా వెళ్దాం కాబట్టి మేము లాగ్రేంజ్ మధ్యస్థ విలువ సిద్ధాంతాన్ని చర్చిద్దాము ఇది మునుపటి ఉపన్యాసం యొక్క విస్తరించబడిన చాలా ముఖ్యమైన భావన ఇక్కడ మనం అధ్యయనం చేసిన రోల్ సిద్ధాంతం Rolle's theorem ఉంది మరియు మరొక సాధారణ మధ్యస్థ విలువ సిద్ధాంతం లేదా కాచి మధ్యస్థ విలువ సిద్ధాంతం ఉంది ఇది నేటి ఉపన్యాసంలో కూడా చర్చించబడుతుంది కాబట్టి మునుపటి ఉపన్యాసం నుండి గుర్తుకు తెచ్చుకుందాం ఒక ఫంక్షన్ క్లోజ్ ఇంటర్వెల్ a b లో అవిచ్ఛిన్నంగా ఉంటే మరియు ఓపెన్ ఇంటర్వెల్ a b లో అవకలనియమం differentiable డిఫరెన్షియబల్ ఉంటే మరియు ఫంక్షన్ పాయింట్ a మరియు పాయింట్ b వద్ద కాబట్టి విరామం యొక్క ముగింపు బిందువులు end points ఎండ్ పాయింట్ సమానంగా ఉంటాయి అప్పుడు ఓపెన్ ఇంటర్వెల్ a b లో ఒక సంఖ్య c ఉంటుంది అంటే ఈ సమయంలో అవకలనము అదృశ్యమవుతుంది రేఖాగణిత వివరణ ఈ సంఖ్య నుండి స్పష్టంగా ఉంది కాబట్టి మనకు అవిచ్ఛిన్నంగా మరియు అవకలనియమం అయిన ఫంక్షన్ f ఉంది మరియు a మరియు b వద్ద ఫంక్షన్ విలువ రెండూ సమానంగా ఉంటాయి అప్పుడు ఇక్కడ ఒక పాయింట్ cఉంది ఇక్కడ టాంజెంట్ x అక్షానికి సమాంతరంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు లాగ్రేంజ్ మధ్యస్థ విలువ సిద్ధాంతానికి వస్తున్నప్పుడు మనకు ఎఫ్ ఫంక్షన్ ఉంది ఇది అవిచ్ఛిన్నంగా ఉంటుంది ఇది రోల్ యొక్క సిద్ధాంతం యొక్క మునుపటి పరిస్థితులకు సమానంగా ఉంటుంది మరియు ఓపెన్ ఇంటర్వెల్ a bలో అవకలనియమం ఉంటుంది రెండు ఎండ్ పాయింట్ల వద్ద ఫంక్షన్ సమానంగా ఉన్న మూడవ షరతు ఇక్కడ అవసరం లేదు కాబట్టి ఇది మరింత సాధారణమైనది మరియు తక్కువ నియంత్రణలో ఉంది మరియు ఆ సందర్భంలో మళ్ళీ ఓపెన్ ఇంటర్వెల్ a b లో కనీసం ఒక సంఖ్య c ఉనికిలో ఉంటుంది ఇక్కడ ఈ కోషంట్ f b f ab a ఒక పాయింట్ c వద్ద అవకలనముకి సమానం కాబట్టి మొదట ఈ లాగ్రేంజ్ మధ్యస్థ విలువ సిద్ధాంతం యొక్క రేఖాగణిత వ్యాఖ్యానాన్ని చర్చిద్దాం కాబట్టి a b ఇంటర్వెల్ లో అవిచ్ఛిన్నంగా మరియు అవకలనియమం గా ఉండే ఒక ఫంక్షన్ ఉంటే ఆపై ఇక్కడ ఈ కోషంట్ ఏమిటో చూద్దాం కాబట్టి మీరు ఈ రెండు పాయింట్లను f a వద్ద మరియు f b వద్ద చేరితే అప్పుడు మేము ఈ లైన్ సెగ్మెంట్ పొందుతాము కాబట్టి ఈ లైన్ సెగ్మెంట్ యొక్క వాలు ఏమిటి లెక్కిద్దాం కాబట్టి ఈ సందర్భంలో నేను ఈ త్రిభుజాన్ని ఇక్కడ గీస్తే ఇక్కడ ఎత్తు f అవుతుంది ఎందుకంటే ఇక్కడ నుండి ఈ బిందువుకు దూరం f ఉంది మరియు ఈ పాయింట్ నుండి ఈ బిందువుకు దూరం f కాబట్టి f f ఈ త్రిభుజం యొక్క ఎత్తు మరియు ఇక్కడ బేస్ b a అవుతుంది ఎందుకంటే ఈ పాయింట్ వరకు b మరియు ఈ పాయింట్ వరకు ఇక్కడ ఈ బిందువు యొక్క కో ఆర్డినేట్ coordinate సమన్వయం ఒక f అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ దూరం b a మరియు ఇది fb f మరియు కాబట్టి ఇక్కడ ఈ మూలకం f మైనస్ f b a లా ఉంది ఈ లంబ రేఖ స్థలం ద్వారా విభజించబడింది ఈ కోణం యొక్క టాంజెంట్ అవుతుంది కాబట్టి ప్రాథమికంగా ఇక్కడ ఈ వ్యక్తీకరణ fb f b a లా ఉంది ఇది వక్రరేఖ యొక్క ఈ రెండు ఎండ్ పాయింట్స్ కలుసుకోవడం ద్వారా మనం గీసిన ఈ లైన్ సెగ్మెంట్ యొక్క వాలు మరియు ఇప్పుడు ఈ సిద్ధాంతం చెప్పేది ఏంటంటే f ప్రైమ్ c కి సమానంగా ఉంటుంది కాబట్టి a నుండి b డొమైన్లో ఏదో ఒక సమయంలో వాలు ఉంటుంది కాబట్టి రేఖాగణిత అర్ధం ఏమిటంటే అవి కనీసం ఒక టాంజెంట్గా ఉంటాయి ఈ ప్రత్యేక సందర్భంలో ఈ పంక్తి విభాగానికి సమాంతరంగా ఉన్న ఈ మూడు టాంజెంట్లను మనం చూడవచ్చు కాబట్టి ఈ లాగ్రేంజ్ మధ్యస్థ విలువ సిద్ధాంతం ఈ రెండు పాయింట్లతో కలిసే ఈ పంక్తి విభాగానికి టాంజెంట్ సమాంతరంగా ఉంటుంది ఈ వక్రరేఖ యొక్క ఎండ్ పాయింట్స్ కాబట్టి నేను ఇక్కడ ఇతర మాటలలో వ్రాసినట్లుగా ఈ అంతరం లో కనీసం ఒక టాంజెంట్ అయినా ఉంది ఇది వక్రరేఖ యొక్క ఎండ్ పాయింట్ల గుండా వెళ్ళే పంక్తి విభాగానికి సమాంతరంగా ఉంటుంది మనము ఈ ఫంక్షన్ను పరిగణనలోకి తీసుకుంటే రుజువు చాలా సులభం xfx fb f ab ax కాబట్టి మీరు ఈ ఫంక్షన్ను నిశితంగా పరిశీలిస్తే అది ప్రాథమికంగా రెండు ఫంక్షన్ f ల వ్యత్యాసం అవుతుంది మరియు మైనస్ కొన్ని స్థిరమైన సార్లు x కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వెల్a b లో f అవిచ్ఛిన్నత ఉంటే మరియు ఓపెన్ ఇంటర్వెల్ a bలో అవకలనియమం గా ఉంటుంది మరియు భేదం ఉంటే ఆ విరామాలలో అవిచ్ఛిన్నంగా మరియు అవకలనియమం గా ఉండే x అనే ఫంక్షన్ కూడా ఉంటుంది ఇప్పుడు ఈ వ్యత్యాసం కూడా క్లోజ్డ్ ఇంటర్వెల్a b లో అవిచ్ఛిన్నంగా మరియు ఓపెన్ ఇంటర్వెల్ a bలో అవకలనియమం గా ఉంటుంది కాబట్టి ఈ ఫంక్షన్ యొక్క అమరిక జరుగుతుంది ఎందుకంటే మీరు ఇక్కడ ఉదాహరణకు గణన చేస్తే పాయింట్ a వద్ద మరియు బి పాయింట్ వద్ద ఈ రెండు విలువలు కూడా సమానమని మేము గ్రహిస్తాము కాబట్టి a వద్ద ఏమీ లేదు కానీ fa fb f ab aa కాబట్టి నేను అప్పుడు సరళీకృతం చేస్తే మరియు ఇది b f a a f గా మారుతుంది మరియు తరువాత మైనస్ a f b a f లా మరియు ఈ b a ద్వారా విభజించబడుతుంది కాబట్టి ఇది ఒక f క్యాన్సల్ చేయబడుతుంది మరియు తరువాత b a కన్నా b f a a f ను పొందుతాము మరియు ఇప్పుడు నేను ఇక్కడ f ను లెక్కించినట్లయితే కాబట్టి ఇక్కడ మీరు f b fలో ఈ కోర్సును మైనస్ చేసి ఈ b a ద్వారా విభజించి నట్లయితే ఇక్కడ b అవుతుంది కాబట్టి నేను ఇప్పుడు దీన్ని సరళీకృతం చేస్తే b f b a f b b f bb f a b a కాబట్టి ఈ సందర్భంలో ఈ b f క్యాన్సల్ అవుతుంది మరియు మనకు లభిస్తుంది b f a a f b b a ప్రారంభ సందర్భంలో కూడా మనకు వచ్చింది b f a a f b b a కాబట్టి ఫంక్షన్ a మరియు b వద్ద ఒకే విలువను తీసుకుంటుంది మరియు మనం మరలా గుర్తుచేసుకుంటే రోల్ యొక్క సిద్ధాంతం యొక్క అవిచ్ఛిన్నత మరియు అవకలనియమం కాకుండా వేరే రెండు పాయింట్ల వద్ద ఫంక్షన్ ఒకే విలువను కలిగి ఉండాలి కాబట్టి ఈ సందర్భంలో ఈ ఫంక్షన్ f రోల్ యొక్క సిద్ధాంతం యొక్క అన్ని పరిస్థితులను సంతృప్తి పరుస్తుంది అందువల్ల మేము ఈ ఫంక్షన్ ϕ కు రోల్ యొక్క సిద్ధాంతాన్ని అన్వయించవచ్చు కాబట్టి ఇక్కడ అవకలనము తీసుకుంటే ఇప్పుడు మనకు ఏమి ఇస్తుంది ϕ x మైనస్ యొక్క అవకలనము కి సమానం ఇది స్థిరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ fb f మరియు ఈ b a ద్వారా విభజించబడింది మరియు x యొక్క అవకలనము 1 ఉంటుంది మరియు ఫంక్షన్ యొక్క అవకలనము 0 గా ఉండే పాయింట్ ఉంటుందని రోల్ యొక్క సిద్ధాంతం చెబుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఇప్పుడు మేము రోల్ యొక్క సిద్ధాంతాన్ని వర్తింపజేస్తే అప్పుడు ϕ 0 మరియు C ఓపెన్ ఇంటర్వెల్ a b లో ఇంటర్వెల్ లో ఒక C కోసం ఉంటుంది మరియు ఇది ఖచ్చితంగా ఇది 0 అని సూచిస్తుంది మరియు ఇది లాగ్రేంజ్ మధ్యస్త విలువ సిద్ధాంతం f fb fb a0 కి సమానంగా ఉంటుంది కాబట్టి లాగ్రేంజ్ మధ్యస్త విలువ సిద్ధాంతాన్ని నిరూపించడానికి ఇక్కడ ఈ ఫంక్షన్ నిర్మాణం చాలా ముఖ్యమైనది మరియు ఈ ఇక్కడ రోల్ యొక్క సిద్ధాంతం యొక్క అన్ని లక్షణాలను సంతృప్తిపరుస్తుంది మరియు మనము ఈ ఫంక్షన్కు రోల్ యొక్క సిద్ధాంతాన్ని వర్తింపజేయవచ్చు మరియు లాగ్రేంజ్ మధ్యస్త విలువ సిద్ధాంతం యొక్క కావలసిన ఫలితాన్ని పొందాము ఇంకొకటి సాధారణీకరించబడిన మధ్యస్థ విలువ సిద్ధాంతం దీనిని కౌచీ మధ్యస్థ విలువ Cauchys mean value సిద్ధాంతం అని కూడా పిలుస్తారు కాబట్టి ఇక్కడ మనం ఒకదానికి బదులుగా రెండు ఫంక్షన్లను పరిశీలిస్తాము కాబట్టి f మరియు g క్లోజ్డ్ ఇంటర్వెల్ a b లో అవిచ్ఛిన్నంగా మరియు ఓపెన్ ఇంటర్వెల్ a b లో అవకలనియమం కలిగి ఉంటే మరియు g పై మరొక షరతు ఉంటే g g యొక్క అవకలనము ఇంటర్వెల్ లోపల ఎక్కడైనా అదృశ్యమవుతుంది అప్పుడు ఓపెన్ ఇంటర్వెల్ a b లో ఒక పాయింట్ c ఉంటుంది ఈ కౌచీ సిద్ధాంతం లా fb fgb g c వద్ద ఈ f మరియు g యొక్క అవకలనము యొక్క నిష్పత్తికి సమానం కాబట్టి రుజువు మళ్ళీ లాగ్రేంజ్ మధ్యస్థ విలువ సిద్ధాంతం యొక్క మునుపటి రుజువుతో సమానంగా ఉంటుంది మరియు ఈ సందర్భంలో మనము ఈ ఫంక్షన్ను సెట్ చేసాము లేదా ఈ ϕ f f కు సమానమైన విధంగా ఒక ఫంక్షన్ను నిర్వచించాము ఈ కాచీ సగటు మధ్యస్థ సిద్ధాంతం ఫలితంగా వస్తాయి మరియు g g తో గుణించాలి కాబట్టి f మరియు g నుండి మళ్ళీ ఇలాంటి వాదన క్లోజ్ ఇంటర్వెల్ లో అవిచ్ఛిన్నంగా ఉంటుంది మరియు ఓపెన్ ఇంటర్వెల్ లోa b లో అవకలనియమం ఉంటుంది Student Refer Time 1015 కాబట్టి ఇచ్చిన ఇంటర్వెల్ లో కూడా అవకలనియమంగా మరియు అవిచ్ఛిన్నంగా ఉంటుంది ఇక్కడ చూస్తే a వద్ద ఉన్న ఏమిటి అంటే f f ఇక్కడ ఇది 0 మరియు g g కూడా 0 అవుతుంది కాబట్టి ప్రతిదీ 0 అవుతుంది కాబట్టి ϕ 0 మరియు ϕ ఇది f f మరియు g g అవుతుంది కాబట్టి ఈ g g ఈ g g తో క్యాన్సల్ చేయబడుతుంది మరియు తరువాత మనకు f f మైనస్ ఈ f f మళ్ళీ 0 గా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో ϕ 0 అవుతుంది మరియు ϕ 0 అవుతుంది మరియు రోల్ సిద్ధాంతం యొక్క అన్ని పరిస్థితులను సంతృప్తి పరుస్తుంది మరియు అందువల్ల మనము ϕ ఈ ఫంక్షన్కు రోల్ యొక్క సిద్ధాంతాన్ని వర్తించవచ్చు కాబట్టి రోల్ యొక్క సిద్ధాంతాన్ని వర్తింపజేయడం కానీ దీనికి ముందు ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఇది బాగా నిర్వచించబడిందని చెప్పాలి ఎందుకంటే ఈ g g 0 కి వెళ్ళకూడదు అంటే g g కు సమానంగా ఉండకూడదు g ఎందుకు g కు సమానంగా ఉండకూడదు అనేదే ప్రశ్న ఈ కౌచీ మధ్యస్థ విలువ సిద్ధాంతం యొక్క అసంప్షన్లో మేము నేరుగా అలాంటి పరిమితిని చేయలేదు కాని మళ్ళీ ఇంటర్వెల్ లోపల ఎక్కడా g అదృశ్యం కాదని అదనపు షరతు ఉంది కాబట్టి ఈ g g కు సమానంగా ఉంటే ఈ సందర్భంలో మనం మళ్ళీ g అనే ఫంక్షన్కు రోల్ యొక్క సిద్ధాంతాన్ని అన్వయించవచ్చు ఇది ఓపెన్ ఇంటర్వెల్ a b లో లో ఒక పాయింట్ c ఉంటుందని చెబుతుంది ఇక్కడ అవకలనము అదృశ్యమవుతుంది కానీ g యొక్క అసంప్షన్ ప్రకారం ఇంటర్వెల్ లోపల ఎక్కడా అదృశ్యం కాదు కాబట్టి ఇది సమానంగా ఉండకూడదు కాబట్టి ఈ g g కు సమానంగా మారుతుంది అనే పరిస్థితి ఎప్పటికీ ఉండదు మరియు ఇది అనంతం అవుతుంది కాబట్టి ఫంక్షన్ బాగా నిర్వచించబడింది ఫంక్షన్ అవకలనియమంగా ఉంటుంది ఇది అవిచ్ఛిన్నంగా ఉంటుంది మరియు g ϕ ϕ కు సమానం కాబట్టి ఈ ఫంక్షన్ ϕ కోసం రోల్ సిద్ధాంతం యొక్క అన్ని పరిస్థితులు సంతృప్తికరంగా ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు రోల్ యొక్క సిద్ధాంతాన్ని ఫంక్షన్కు వర్తింపజేస్తే ఇక్కడ ఇవ్వబడిన ఫలితాన్ని మనం ఖచ్చితంగా పొందుతాము ఎందుకంటే ϕ f యొక్క అవకలనము అవుతుంది మరియు ఇది ఇక్కడ స్థిరంగా ఉంటుంది మళ్ళీ ఈ వ్యక్తీకరణ మరియు g యొక్క అవకలనము అవుతుంది ఇది మళ్ళీ ఏమిటి నన్ను ఈ దశకు రానివ్వండి ϕxfx fb fagb gagx మరియు రోల్ యొక్క సిద్ధాంతం x పాయింట్ c కి సమానమని చెబుతుంది ఇది 0 కి సమానం కాబట్టి అప్పుడు మనకు ఏమి లభిస్తుంది ϕ మరియు ఈ g ద్వారా విభజించబడింది fb f g g కాబట్టి అది కౌచీ మధ్యస్థ విలువ సిద్ధాంతం లేదా సాధారణీకరించిన మధ్యస్థ విలువ సిద్ధాంతం కాబట్టి ఇప్పుడు మనము రేఖాగణిత అర్ధాన్ని లేదా ఈ కౌచీ మధ్యస్థ విలువ సిద్ధాంతాన్ని చర్చిస్తాం కాబట్టి ఇక్కడ ఇప్పుడు xg చే ఇవ్వబడిన ఈ పారామెట్రిక్ కర్వ్ ను పరిశీలిస్తాము g అనేది అక్కడ ఇచ్చిన ఫంక్షన్ కానీ నేను పారామెట్రిక్ కర్వ్లకు సాధారణంగా ఉపయోగించే ఈ పారామీటర్ t ను పరిచయం చేసాను మరియు y ఇతర ఫంక్షన్ f కు సమానం మరియు t ఈ క్లోజ్ ఇంటర్వెల్ లో a నుండి b వరకు మారుతుంది కాబట్టి ఈ పారామెట్రిక్ కర్వ్ మీరు t యొక్క విలువలను మార్చడం ద్వారా కనుగొనవచ్చు కాబట్టి ఉదాహరణకు t a అయితే మనకు ఇక్కడ x కో ఆర్డినేట్ g మరియు ఈ పాయింట్ యొక్క y కో ఆర్డినేట్ f ఉన్నాయి కాబట్టి ఈ బిందువు g f ఆపై మనం t ను మారుతూ ఉంటే మనం ప్రాథమికంగా ఈ వక్రరేఖపై కదులుతాము మనం ఈ వక్రతను కనుగొంటాము మరియు మనం ఇక్కడ ఎండ్ పాయింట్ కు చేరుకునే వరకు t అనేది b కి సమానం ఇది g f చే ఇవ్వబడుతుంది కాబట్టి ఇప్పుడు రేఖాగణిత అర్ధం లాగ్రేంజ్ మధ్యస్థ విలువ సిద్ధాంతంలో మునుపటి ఫలితాన్ని పోలి ఉంటుంది కాబట్టి మనం ఈ రెండు పాయింట్లను ఈ లైన్ సెగ్మెంట్ ద్వారా చేర్చుకుంటే అప్పుడు ఈ సిద్ధాంతం చెబుతుంది కాబట్టి మొదట ఈ లైన్ సెగ్మెంట్ యొక్క వాలు దీని ద్వారా ఇవ్వబడుతుంది fb f g b g మేము ఇంతకుముందు చర్చించిన అదే వాదన కారణంగా ఎత్తు f f మరియు ఈ త్రిభుజం యొక్క ఆధారం g g గా ఉంటుంది కాబట్టి ఇది ఈ లైన్ సెగ్మెంట్ యొక్క వాలు ఆపై ఇక్కడ కుడి వైపు ఈ వక్రరేఖపై కనీసం ఒక బిందువు ఉంటుందని చెబుతుంది ఇక్కడ టాంజెంట్ ఈ కోషంట్ లైన్ కు సమాంతరంగా ఉంటుంది కాబట్టి మీరు నిశితంగా పరిశీలిస్తే ఈ f g ఏమీ కాదు కానీ ఏదో ఒక సమయంలో టాంజెంట్ లైన్ యొక్క వాలు c ఎందుకంటే వాలు ఇక్కడ ఏదో ఒక సమయంలో లెక్కించబడుతుంది dy dx కు సమానంగా ఉంటుంది పారామెట్రిక్ కర్వ్ కోసం కాబట్టి ఇది dy dt మరియు dx dt లేదా y ద్వారా x ద్వారా విభజించబడుతుంది మరియు ఈ y ప్రాథమికంగా f కాబట్టి ఇక్కడ మీకు g పై f ఉంది మరియు ఈ సిద్ధాంతం ఇంటర్వెల్ లో ఎక్కడో ఒక పాయింట్ ఉంటుందని చెబుతుంది కాబట్టి t అనేది c కి సమానం కాబట్టి ఈ టాంజెంట్ లైన్ యొక్క ఈ వాలు c వద్ద fలా వస్తుంది దీనిని g ద్వారా విభజించాము మరియు ఈ రోజు మనం నేర్చుకున్న వాటిని ఈ సమయంలో త్వరగా సంగ్రహించనివ్వండి కాబట్టి ఇది సాధారణీకరించిన మధ్యస్థ విలువ సిద్ధాంతాన్ని చర్చిస్తాము fb fgb gfcgc మరియు ఇప్పుడు g x అయితే ఏమి జరుగుతుంది కాబట్టి g x అంటే ఇక్కడ మీకు ఈ g b మరియు ఈ g a మరియు g ఇక్కడ కేవలం 1 మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో మనకు ఏమి లభిస్తుంది లాగ్రేంజ్ మధ్యస్థ విలువ సిద్ధాంతం ఎందుకంటే ఆ కంక్లూజన్ ఇలా ఉంటుంది fb fb afc కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో మనం g x తీసుకున్నప్పుడు లాగ్రేంజ్ మధ్యస్థ విలువ సిద్ధాంతాన్ని పొందుతాము మరియు రోల్ యొక్క సిద్ధాంతానికి మనకు ఉన్న అదనపు షరతు b f ను ఉంచితే ఈ లాగ్రేంజ్ మధ్యస్థ విలువ సిద్ధాంతానికి ఏమి జరుగుతుంది కాబట్టి f f ఇక్కడ ఈ పరిమాణం 0 అవుతుంది మరియు తరువాత మనకు fc0 లభిస్తుంది కాబట్టి ఇది సాధారణీకరించిన మధ్యస్థ విలువ సిద్ధాంతం మరియు ఒక నిర్దిష్ట సందర్భంలో మనం g xx ఫంక్షన్ తీసుకుంటే మనకు లాగ్రేంజ్ మధ్యస్థ విలువ సిద్ధాంతం లభిస్తుంది మరియు మళ్ళీ f b f అని మరొక షరతును జోడిస్తే మనకు రోల్ యొక్క మధ్యస్థ విలువ సిద్ధాంతం లభిస్తుందిఅదిfc0 అవుతుంది ఇప్పుడు మనం ఈ కొన్ని ఉదాహరణలకు వెళ్తాము మొదటిది మధ్యస్థ విలువ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఈ అసమానత cos ex cos ey x y≤ 0 కి x yకి సమానం కంటే తక్కువ అని చూపిస్తాము కాబట్టి మొదట గమనించండి రెండూ సమానమైన x y సమానంగా ఉన్నప్పుడు సహజంగా ఈ cos ex cos ey 0 మరియు 0 కి సమానం కాబట్టి x మరియు y రెండూ సమానంగా ఉన్నప్పుడు సమానత్వం సహజంగా సంతృప్తి చెందుతుంది కాబట్టి అవి ఒకేలా లేనప్పుడు మనము కేసును పరిశీలిస్తాము మరియు ఇప్పుడు మనం f మరొక ఫంక్షన్ cos e t గా పరిగణిస్తాము ఎందుకంటే మధ్యస్థ విలువ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఈ cos e x cos e y ని నిరూపించాలను కుంటున్నామని స్పష్టంగా చూడవచ్చు కాబట్టి ఈ ఇంటర్వెల్ x y లో మీరు ఈ ఫంక్షన్ ftcos e t ను పరిగణనలోకి తీసుకుంటే సహజంగానే మేము x ≠ y అని అనుకున్నాము మరియు ఇప్పుడు ఈ ఫలితానికి మధ్యస్థ విలువ సిద్ధాంతాన్ని వర్తింపజేస్తాము మనకు ఏమి లభిస్తుంది cos ex cos ey x మైనస్ y ఈ ఇంటర్వెల్ ఓపెన్ ఇంటర్వెల్ x y లో ఒక పాయింట్ ఉంటుంది మరియు ఈ కోషంట్ యొక్క విలువ f కు సమానం కాబట్టి ఇది లాగ్రేంజ్ మధ్యస్థ విలువ సిద్ధాంతం మరియు ఇప్పుడు మనం ఈ అవకలనం ను అంచనా వేస్తాము ఎందుకంటే మనం f ను లెక్కించగల అవకలనం cos et అవుతుంది కాబట్టి రెండు వైపులా సంపూర్ణ విలువను తీసుకుంటే మనకు ఈ cos e x cos e yలభిస్తుంది మరియు ఈ సంపూర్ణ విలువ కుడి వైపుకు పడుతుంది కాబట్టి x y సంపూర్ణ విలువ మరియు ఈ fయొక్క సంపూర్ణ విలువ కాబట్టి f ఏమీ కాదు కానీ n sin et etఅవుతుంది కాబట్టి సంపూర్ణ విలువ కారణంగా మేము sin దీనిని పరిగణనలోకి తీసుకోలేదు కాబట్టి మనకు ec sin ec ఉంది ఎందుకంటే ఈ అవకలనం పాయింట్ c వద్ద అంచనా వేయాలి సరే ఇప్పుడు ఇది సూచిస్తుంది కాబట్టి నేను ఈ వ్యక్తీకరణ యొక్క గరిష్ట విలువను ఇక్కడ తీసుకుంటే కాబట్టి c x నుండి y వరకు మారుతుంది కాబట్టి మేము ఈ x నుండి y కి c తీసుకున్నాము మరియు దీని యొక్క గరిష్ట విలువను తీసుకుంటాము మరియు c ex y ఓపెన్ ఇంటర్వెల్ కి చెందినదని గమనించండి కాబట్టి ఇది ప్రాథమి కంగా c0 యొక్క ప్రతికూల సంఖ్య ఎందుకంటే x మరియు y రెండూ 0 కి సమానం కంటే తక్కువగా ఉంటాయి మరియు అందువల్ల c ఓపెన్ ఇంటర్వెల్ లో 0 కంటే ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది కాబట్టి sin ఎల్లప్పుడూ 1 చే స్థాపించబడుతుంది కాబట్టి మనకు ఒక sin ఫంక్షన్ 1 కంటే తక్కువ మరియు ఈ ప్రతికూల ఆర్గ్యుమెంట్ యొక్క ec ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఎల్లప్పుడూ 1 కన్నా తక్కువగా ఉంటుంది ఎందుకంటే e01 మరియు o అన్ని ప్రతికూల విలువలకు ఇది సానుకూల విలువలకు 1 కన్నా తక్కువ విలువను తీసుకుంటుంది 1 కంటే ఎక్కువ పడుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా 1 కన్నా తక్కువ ఇది 1 కి సమానం కంటే తక్కువ కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తీకరణ లేదా ఈ అవకలనం యొక్క గరిష్ట విలువ ఖచ్చితంగా 1 తో పరిమితం చేయబడింది కాబట్టి మనకు ఈ అసమానత వచ్చింది cos ex cos ey ఈ ఫలితంలో మేము నిరూపించాలనుకుంటున్న x y యొక్క సంపూర్ణ విలువ కంటే తక్కువ రెండవ ఉదాహరణ ఈ f క్లోజ్డ్ ఇంటర్వెల్ పైన 2 నుండి 2 వరకు డిఫరేన్శీఎబుల్ ఫంక్షన్ అని మరియు విలువ 2 గా ఇవ్వబడినది 1 కు సమానం అని పరిగణిస్తాము f 2 గా 5 గా ఇవ్వబడుతుంది మరియు ఇక్కడ మరొక సమాచారం ఉంది f ఈ ఇంటర్వెల్ లో 2 నుండి 2 వరకు x యొక్క అన్ని విలువలకు f 1 తో పరిమితం చేయబడింది మరియు మధ్యస్థ విలువ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఫంక్షన్ యొక్క విలువను 0 వద్ద కనుగొనాలనుకుంటున్నాము కాబట్టి మనము ఈ సమస్యను పరిశీలించి f యొక్క విలువను కనుగొనాలనుకుంటాము కాబట్టి మనము మధ్యస్థ విలువ సిద్ధాంతాన్ని లేదా లాగ్రేంజ్ మధ్యస్థ విలువ సిద్ధాంతాన్ని ఇంటర్వెల్ 2 నుండి 0 మరియు 2 నుండి 0 కి వర్తింపచేయాలి మరియు అప్పుడు మనము ఈ f పై కొంత అంచనా పొందుతాము కాబట్టి లాగ్రేంజ్ మధ్యస్థ విలువ సిద్ధాంతాన్ని 2 నుండి 0 ఇంటర్వెల్ లో వర్తింపజేస్తే మనకు లభిస్తుంది f0 f0 ఓపెన్ విరామం 2 నుండి 0 లో ఒక c1 ఉంటుంది కాబట్టి ఈ విలువ ఆ c1 పాయింట్లో అవకలనానికి సమానంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఈ అవకలనం f ప్రైమ్ c1 1 తో బౌండెడ్ చేయబడుతుంది కాబట్టి ఈ f యొక్క అంచనా మనకు తెలుసు ఇది ఎల్లప్పుడూ 1 మరియు 1 మధ్య ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తీకరణ ఏమిటి కాబట్టి f 0 12 f మైనస్ 1 ను 2 తో విభజించినప్పుడు 1 మరియు 1 మధ్య ఉంటుంది ఎందుకంటే ఇది అవకలనానికి సమానం మరియు అవకలనం 1 కంటే తక్కువ విలువతో పరిమితం చేయబడింది కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తీకరణ 1 మరియు 1 మధ్య ఉంటుంది ఇప్పుడు మనము ఈ 2 ని రెండు వైపులా గుణిస్తే లేదా ఈ అసమానతకు 2 ను గుణించగలిగితే ఇక్కడ మనకు 2≤f0 1≤2 లభిస్తుంది మరియు తరువాత ఈ 1 ను అసమానతకు చేర్చవచ్చు కాబట్టి మనం ఇక్కడ f కి సమానమైన 3 కన్నా తక్కువ మరియు అంతకన్నా తక్కువ కంటే తక్కువ పొందుతాము ఇక్కడ మైనస్ 2 ప్లస్ 1 ఉంది కాబట్టి మైనస్ 1 మరియు తరువాత ఇక్కడ 2 మరియు తరువాత ప్లస్ 1 మనకు 3 లభిస్తుంది కాబట్టి ఈ అసమానత నుండి మనకు 1≤f0≤3లభిస్తుంది మళ్ళీ మీరు 0 నుండి 2 ఇంటర్వెల్ లో లాగ్రాంజ్ మధ్యస్త విలువ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తే ఇంటర్వెల్ లో 0 నుండి 2 మనకు లభిస్తుంది f2 f2 0 ఏదో ఒక పాయింట్ c2 లో మొదటి అవకలనానికి సమానం అవుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ f f 5 అని పరిగణిస్తారు కాబట్టి 5 f2 కాబట్టి మనకు ఇక్కడ ఏమి ఉంది మనకు f ఉంది f ను 5 గా మరియు మైనస్ ఈ f ను 2 చే భాగించి ఈ విలువ మళ్ళీ మైనస్ 1 మరియు 1 తో బౌండ్ చేయబడింది కాబట్టి మనకు ఇది ఇక్కడ వచ్చింది 2≤5 f0≤2 కాబట్టి ఇది దీనిని సూచిస్తుంది 7≤ f0≤ 3 కాబట్టి మీరు ఇక్కడ మైనస్ 1 తో గుణిస్తే అసమానత మారుతుంది కాబట్టి 7 ≥ f0 ≥ 3 కాబట్టి ఈ అసమానత మనకు ఇప్పుడు f0≥3మరియు ≤7 ను పొందుతుంది ఇదిf0≥3 కానీ ≤7 అని చెబుతుంది మునుపటి అసమానత f03 అని చెప్పింది కాబట్టి ఇక్కడ ఈ రెండు అసమానతల ద్వారా f0≤ 3 మరియు f0 3 మనం f 3 గా ఉండాలని నిర్ధారిస్తాము కాబట్టి f 3 గా ఉండాలి కాబట్టి మధ్యస్థ విలువ సిద్ధాంతాన్ని ఉపయోగించి మనకు 0 వద్ద ఉన్న ఫంక్షన్ విలువ వచ్చింది ఆ అవకలనలు మరియు ఎండ్ పాయింట్ల విలువ ఇవ్వబడింది ఇక్కడ చివరి ఉదాహరణ ఫంక్షన్ f ఇప్పుడు అవకలనం అని సంతృప్తిపరిచింది 15 x2 మరియు 2 ఇప్పుడు f పై హద్దులను అంచనా వేయడానికి లాగ్రేంజ్ మధ్యస్థ విలువ సిద్ధాంతాన్ని ఉపయోగించాలనుకుంటున్నాము కాబట్టి ఈ సందర్భంలో f యొక్క ఖచ్చితమైన విలువ సాధ్యం కాదు కాబట్టి f కొరకు దిగువ మరియు ఎగువ బౌండ్ను అంచనా వేస్తాము కాబట్టి మీరు 1 ను అంచనా వేయాలనుకుంటున్నందున 0 నుండి 1 ఇంటర్వెల్ లో లాగ్రేంజ్ మధ్యస్థ విలువ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తే కాబట్టి 0 నుండి 1 వరకు మనకు f1 f ను ఈ డిఫరెన్స్ 1 ద్వారా విభజించి ఒక పాయింట్ ఉంటుంది దీని విలువ ఆ పాయింట్ లో అవకలనానికి సమానంగా ఉంటుంది కాబట్టి ఈ అసమానత నుండి 1 f1 f2fc ఇప్పుడు అవకలనం ఏమిటి అవకలనం 15 x2 కాబట్టి fc15 c2 ఇప్పుడు ఇక్కడ c 0 మరియు 1 మధ్య ఉందని గమనించండి కాబట్టి దీని దిగువ పరిమితి 15 c2 c అప్పుడు ఈ c 0 కి చేరుకున్నప్పుడు పొందవచ్చు అంటే ఈ విలువ ఎల్లప్పుడూ 15 కన్నా ఎక్కువగా ఉంటుంది మరియు ఇంటర్వెల్ లో ఈ గరిష్ట విలువకు c 1 కి చేరుకున్నప్పుడు ఆ సందర్భంలో ఇది 4 అవుతుంది మరియు ఈ 1 కంటే ఎక్కువ 5 మైనస్ c స్క్వేర్ యొక్క గరిష్ట విలువ 1 4 ద్వారా ఉంటుంది కాబట్టి అవకలనం 15 మరియు 14 మధ్య ఉందని ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి f అవకలనం ఇక్కడ ఏమిటి f1 2 కాబట్టి దీనితో మనకు f1 2 15 మరియు 14 మధ్య ఉన్న అసమానత వచ్చింది మరియు ఇది సూచిస్తుంది కాబట్టి మనం మరొక వైపుకు తీసుకెళ్లవచ్చు మరియు దానిని ఇక్కడ కుడి వైపుకు చేర్చాలి కాబట్టి ఇది మనకు 115 అప్పుడు fకంటే తక్కువ అవుతుంది మరియు మనం ఇక్కడ 2 ని జోడిస్తే ఇది 94 అవుతుంది కాబట్టి ఇది f పై అంచనా 115 మరియు 94 మధ్య ఉంది కాబట్టి ఇవి మేము ఇక్కడ ఉపయోగించిన ప్రస్తావనలు ది పిస్కునోవ్ డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ కాలిక్యులస్ అండ్ క్రెయిస్జిగ్ అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కాబట్టి నేటి ఉపన్యాసం యొక్క ముగింపు మనం సాధారణీకరించిన మధ్యస్థ విలువ సిద్ధాంతాన్ని నేర్చుకున్నాము మరియు ఈ g ను ఇతర ఫంక్షన్ x గా ప్రతిక్షేపించనప్పుడు ఒక ప్రత్యేక సందర్భం మనకు లాగ్రేంజ్ మధ్యస్థ విలువ సిద్ధాంతం లభిస్తుంది మరియు f f కు సమానమని మరొక అసంప్షన్ మనం తీసుకుంటే అప్పుడు ఇది రోల్ యొక్క సిద్ధాంతం అవుతుంది ఇదిfc0 అని చెబుతుంది అయితే సరే నేటి ఉపన్యాసానికి ధన్యవాదాలు